ఈ ఉపన్యాసంలో సరళ సమీకరణానికి పరిష్కారాలను చర్చిస్తాము ఉపన్యాసంలో చూసినట్లుగా డాటా సైన్స్ లో మాత్రం ఒక మ్యాట్రిక్స్ సిద్ధాంతం మరియు సరళ బీజగణితము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాము మేము ఇంతకు ముందు కవర్ చేసిన భావనలు మాత్రిక ల ను ఉపయోగించి డేటా ప్రజెంటేషన్ మరియు డేటా యొక్క మ్యాట్రిక్స్ నుండి వేరియబుల్స్ లేదా లక్షణాల మధ్య సరళ సంబంధాలు ఎలా గుర్తించాలి చూశాము శూన్య స్థలం అనే భావనను ఉపయోగించి సరళ సంబంధాలను ఏర్పాటు చేయగలమని మనము చూశాము ఈ ఉపన్యాసం లో డాటాసైన్స్ యొక్క ఒక అత్యంత ప్రాథమిక అంశం అయినా మాత్రిక సమీకరణాల పరిస్థితి కోసం పరిష్కారాలను స్వీకరించి తదుపరి ముఖ్యమైన అంశంపై దృష్టి పెడతాము ఇక్కడ మనకు అనేక సమీకరణాలుఉండవచ్చు మరియు ఆ సమీకరణాలకు పరిష్కారం కనుక్కో వలసి ఉంటుంది కాబట్టి మాత్రిక సమీకరణాలను పరిష్కరించడం గురించి పరిశీలిస్తాం సాధారణంగా మనకు సరళ సమీకరణాల సమితి ఉన్నప్పుడు మేము దానిని మాతృక రూపంలో వ్రాసేటప్పుడు దీనిని Ax b రూపంలో వ్రాస్తాము ఇక్కడ A సాధారణంగా n యొక్క పరిమాణం m యొక్క మాతృక మరియు చివరి తరగతి m లో చూసినట్లుగా అడ్డు వరుసల సంఖ్యను సూచిస్తుంది మరియు n నిలువు వరుసల సంఖ్యను సూచిస్తుంది మరియు మాతృక గుణకారం x పరిమాణం n బై 1 గా ఉండాలి మరియు b పరిమాణం m బై 1 గా ఉండాలి ఇప్పుడు మీరు ఈ సమీకరణం యొక్క ప్రతి వరుస ను తీసుకుంటే మీకు ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు ఉంటుంది మరియు ఎడమ చేతి వైపు A యొక్క మొదటి వరుస ను x తో గుణించటానికి అనుగుణంగా పదాలు ఉంటాయి మరియు కుడి చేతి వైపు b కి సంబంధించిన పదం ఉంటుంది మీరు మొదటి వరుస ను తీసుకుంటే అది మొదటి సమీకరణం అవుతుంది కాబట్టి ఆ దృక్కోణం నుండి m సమీకరణాల వ్యవస్థ లోని సమీకరణాల సంఖ్యను సూచిస్తుంది మరియు n వేరియబుల్స్ సంఖ్యను సూచిస్తుంది మరియు సాధారణంగా b అనేది కుడి వైపున ఉపయోగించే స్థిరమైన మాతృక కాబట్టి మేము Ax b వ్రాసేటప్పుడు ఇది n వేరియబుల్స్లో m సమీకరణాల సమితి ని సూచిస్తుంది ఇప్పుడు mn ఉన్నప్పుడు ఒకరు పరిష్కరించాల్సిన మూడు సందర్భాలు స్పష్టంగా ఉన్నాయి అంటే సమీకరణాలు మరియు వేరియబుల్స్ సంఖ్య ఒకేలా ఉంటాయి కాబట్టి ఇది పరిష్కరించడానికి సులభమైన కేసు గా మారుతుంది n కంటే m ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మనకు వేరియబుల్స్ కంటే సమీకరణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్ని సమీకరణాలను సంతృప్తి పరచడానికి మనకు తగినంత వేరియబుల్స్ ఉండకపోవచ్చు సాధారణ సందర్భంలో m n కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది పరిష్కారం కాదు సమీకరణాల సంఖ్య వేరియబుల్స్ సంఖ్య కంటే తక్కువ దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే ఇచ్చిన సమీకరణాల సమితి ని పరిష్కరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ వేరియబుల్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఒక సాధారణ సందర్భంలో ఇది సాధారణంగా బహుళ పరిష్కారాలకు దారి తీస్తుంది కాబట్టి మొదటి కేసు రెండవ కేసు ను పరిష్కరించడానికి సులభమైనది సాధారణంగా పరిష్కారం లేదు మరియు మూడవ కేసు లో బహుళ పరిష్కారాలు ఉన్నాయి మనం ఏమి చేయబోతున్నాం ఈ కేసు లను మనం స్వతంత్రంగా పరిశీలించబోతున్నాం ఆపై అవన్నీ సూడో విలోమ భావనను ఉపయోగించి కలపాలి మునుపటి ఉపన్యాసంలో ర్యాంక్ భావన గురించి చర్చించాము కాని దాని గురించి మళ్ళీ మాట్లాడుదాం ఎందుకంటే ఇది సమీకరణాల పరిష్కారం గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది మీరు మ్యాట్రిక్స్ A m బై n ను పరిగణించగలిగితే మాతృక యొక్క అన్ని అడ్డు వరుసలు సరళంగా స్వతంత్రంగా ఉంటే అప్పుడు అడ్డువరుసలు డేటాను సూచిస్తాయని గుర్తుంచుకోండి కాబట్టి ఇది ప్రాథమికంగా డేటా నమూనా సరళ సంబంధాన్ని ప్రదర్శించదని అర్థం అంటే నమూనాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి ఇప్పుడు మాతృక యొక్క అన్ని నిలువు వరుసలు సరళంగా స్వతంత్రంగా ఉన్నప్పుడు అంటే ప్రాథమికంగా వేరియబుల్స్ సరళం గా స్వతంత్రం గా ఉంటాయి ఎందుకంటే నిలువు వరుసలు వేరియబుల్ను సూచిస్తాయి ఒక సాధారణ సందర్భంలో నేను n ద్వారా మ్యాట్రిక్స్ m కలిగి ఉంటే m n కంటే తక్కువగా ఉంటే మాతృక యొక్క గరిష్ట ర్యాంక్ m మాత్రమే అవుతుంది కాబట్టి గరిష్ట ర్యాంక్ రెండు సంఖ్యలలో తక్కువగా ఉంటుంది కాబట్టి నేను n ద్వారా A మాతృక m ఉన్న సందర్భాల్లో n m కంటే తక్కువగా ఉంటే అప్పుడు సాధ్యమయ్యే గరిష్ట ర్యాంక్ n సాధారణంగా మాతృక యొక్క పరిమాణం ఏమైనప్పటికీ అది వరుస ర్యాంక్ కాలమ్ ర్యాంక్ అని స్థాపించబడింది కాబట్టి మీకు వేరే వరుస ర్యాంక్ మరియు కాలమ్ ర్యాంక్ ఉండకూడదు దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే మాతృక యొక్క పరిమాణం ఏమైనప్పటికీ మీకు నిర్దిష్ట సంఖ్యలో స్వతంత్ర వరుసలు ఉంటే మీకు స్వతంత్ర కాలమ్ సంఖ్య మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఇప్పుడు m n విషయం లో చూద్దాం అంటే మనకు ఒకే సంఖ్యలో సమీకరణాలు మరియు వేరియబుల్స్ ఉన్నాయి A పూర్తి ర్యాంక్ అయితే పూర్తి ర్యాంక్ అంటే ఏమిటి ఇప్పుడు మనకు అదే సంఖ్యలో సమీకరణాలు మరియు వేరియబుల్స్ m n ఉన్నాయి కాబట్టి మాతృక యొక్క గరిష్ట ర్యాంక్ m లేదా n కావచ్చు ఎందుకంటే రెండూ ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు మాతృక యొక్క ర్యాంక్ m అని తేలితే దానిని పూర్తి ర్యాంక్ మాతృక అని పిలుస్తారు దీని అర్థం ఏమిటంటే ఎడమ వైపున ఉన్న ఈ సమీకరణాలన్నీ ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి మరో మాటలో చెప్పాలంటే ఎడమ చేతి వైపున ఇతర సమీకరణాల సరళ కలయికగా మీరు ఎడమ చేతి వైపు ఏ సమీకరణాన్ని పొందలేరు ఈ సందర్భంలో Ax b సమస్యకు ఒక ప్రత్యేకమైన పరిష్కారం ఉంది మరియు ఆ ప్రత్యేక పరిష్కారం x A విలోమ b ఇప్పుడు మీ హైస్కూల్ నుండి డిటర్మినెంట్ 0 కాకపోతే A 1 గణించడం సాధ్యమని మీరు నేర్చుకుంటారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం గా x A 1 p ను పరిష్కారం గా లెక్కించవచ్చు A పూర్తి సమయం లేనప్పుడు మాత్రమే ఇబ్బంది తలెత్తుతుంది అంటే మాతృక యొక్క ర్యాంక్ n కన్నా తక్కువ ఈ సందర్భంలో దాని అర్థం ఏమిటంటే నేను Ax b సమీకరణం ఎడమ చేతి వైపు తీసుకుంటే ఆపై A యొక్క కొన్ని వరుసల సరళ కలయికలను చేస్తే A యొక్క వరుసలలో కనీసం ఒకటి సరళ కలయికగా ఉంటుంది A యొక్క ఇతర వరుసలలో మాతృక యొక్క ర్యాంక్ m కంటే తక్కువగా మారడానికి కారణం అదే ఈ సందర్భంలో విలువ లు కుడి వైపున ఉన్నదాన్ని బట్టి మీకు రెండు పరిస్థితులు ఉండవచ్చు ఒక పరిస్థితి ఏమిటంటే మనం స్థిరమైన పరిస్థితి గా పిలవబోతున్నాం మీకు స్థిరమైన పరిస్థితి ఉన్నప్పుడు నేను తరువాత స్లైడ్లలో ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను అప్పుడు మీకు అనంతమైన పరిష్కారాలు ఉంటాయి A x b కి చాలా పరిష్కారాలు ఉండవచ్చు మరియు సమీకరణాల వ్యవస్థ అస్థిరం గా మారిన సందర్భంలో ఈ సమస్యకు పరిష్కారం ఉండదు కాబట్టి m సమానమై నప్పుడు సంగ్రహంగా చెప్పాలంటే దీనిని a అంటారు చదరపు మాతృక మరియు మాతృక పూర్తి ర్యాంక్ డిటర్మినెంట్ A not 0 అయితే ఒక ప్రత్యేకమైన పరిష్కారం x A 1 b మరియు A పూర్తి ర్యాంక్ లేనప్పుడు రెండు పరిస్థితులు సాధ్యమే ఒకటి మనం స్థిరమైన దృష్టాంతం గా పిలుస్తాము ఇక్కడ మనకు అనంతమైన పరిష్కారాలు ఉండవచ్చు మరియు మరొకటి మనకు పరిష్కారం లేని అస్థిరమైన దృశ్యం అని పిలుస్తారు నేను స్క్రీన్ పై భాగం లో ఉన్న ఒక సాధారణ ఉదాహరణను తీసుకుందాం A x b రూపంలో ఉన్న మాతృక ఈ సందర్భంలో మాతృక A 1 3 2 4 x x1 x2 7 10 కాబట్టి x1 మరియు x 2 అనే రెండు వేరియబుల్స్లో రెండు సమీకరణాలు ఉన్నాయని మీరు గమనించవచ్చు మొదటి సమీకరణం ప్రాథమికంగా x1 3x2 7 మరియు రెండవ సమీకరణం 2x1 4x2 10 ఇది పూర్తి ర్యాంక్ అని మేము చూడవచ్చు ఎందుకంటే మీరు తీసుకున్న మొదటి నిలువు వరుసలో ఏమైనా మీరు ఎప్పటి కీ రెండవ నిలువు వరుస ను సూచించలేరు మరియు అదేవిధంగా మీరు తీసుకొనే మొదటి వరుసలో ఏ గుణకం అయినా రెండవ వరుస ను సూచించలేరు మరియు A డిటర్మినెంట్ 0 కాదు అనే వాస్తవం కూడా చూడవచ్చు మీ హైస్కూల్ నుండి ఈ సందర్భంలో డిటర్మినెంట్ 4 times 1 2 times 3 మీకు తెలుసు కాబట్టి ఇది 0 కాదు కాబట్టి A యొక్క ర్యాంక్2 కాబట్టి మాతృక పరిమాణం 2 బై 2 మరియు గరిష్ట ర్యాంక్ 2 ఉంది కాబట్టి ఇది మాతృక పూర్తిస్థాయిలో ఉందని సూచిస్తుంది మునుపటి స్లైడ్లో x1 x2 ను A విలోమ బి అని వ్రాయవచ్చని ఇప్పుడు చెప్పాము కాబట్టి ఇది విలోమ మాతృక 1 3 2 4 ఈ విలోమ బి మీరు విలోమ గణన చేయవచ్చు మరియు తరువాత పరిష్కారాన్ని 1 times 2 గా లెక్కించవచ్చు మరియు మేము పరిష్కారాన్ని తిరిగి సమీకరణం లోకి పెడితే మీరు 1 times 2 1 times 1 3 times 2 7 మరియు 2 times 1 4 times 2 10 అవుతుంది కాబట్టి పరిష్కారం 1 మరియు 2 ఈ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది ఇప్పుడు మీరు దీని కోసం r కోడ్ రాయాలనుకుంటే ఇది చాలా సులభం మీరు ఒక మాతృక ను వ్రాసి సంఖ్యల ను సి లో ఉంచి ఆ పై నిలువు వరుసల సంఖ్యను బి అంటే ఏమిటి అని నిర్వచించండి x పరిష్కారం పొందడానికి సులభంగా కమాండ్ ను ఉపయోగించండి మరియు మీరు ఇక్కడ గమనించినట్లుగా పరిష్కారం 1 2 కాబట్టి ఇది పూర్తి స్థాయికి సంబంధించినది ఇక్కడ నాకు ప్రత్యేకమైన పరిష్కారం లభిస్తుంది ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రెండు సమీకరణాలను సంతృప్తి పరచడానికి వేరే పరిష్కారం ఉండదు ఇప్పుడు అడ్డు వరుసలు లేదా నిలువు వరుసలు సరళంగా ఆధారపడినప్పుడు ఏమి జరుగుతుందో వివరించడానికి మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఇక్కడ మరొక సమీకరణం సమితి ఉంది మరియు ఈ సమీకరణాలను x1 2x2 5 2x1 4x2 10 ఇలా చదవాలి ఇప్పుడు మీరు ఈ సమీకరణాలను గమనించినట్లయితే మాతృక A ద్వారా మీరు చూస్తారు నేను మొదటి నిలువు వరుస ను 2 తో గుణి స్తే నాకు రెండవ కాలమ్ వస్తుంది కాబట్టి రెండవ కాలమ్ మొదటి కాలమ్ మీద సరళంగా ఆధారపడి ఉంటుంది లేదా మొదటి కాలమ్ రెండవ కాలమ్ మీద సరళంగా ఆధారపడి ఉంటుంది మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు అదేవిధంగా మీరు ఉదాహరణకు రెండవ వరుస ను 2 ద్వారా విభజిస్తే మీకు మొదటి అడ్డు వరుస వస్తుంది లేదా మీరు మొదటి అడ్డు వరుస ను 2 తో గుణిస్తే రెండవ వరుస వస్తుంది కాబట్టి అడ్డు వరుసలు కూడా సరళంగా ఆధారపడి ఉంటాయి మరియు నేను ముందు చెప్పినట్లుగా ఒక స్వతంత్ర కాలమ్ మాత్రమే ఉంది మరియు దీని అర్థం తప్పనిసరిగా ఒక సరళ స్వతంత్ర వరుస మాత్రమే ఉంటుంది ఈ సరళ ఆధారపడటం ను తనిఖీ చేయడానికి ఇప్పుడు మరొక మార్గం ఏమిటంటే ఈ మాతృక యొక్క డిటర్మినెంట్ లెక్కించడం మరియు మేము ఈ మాతృక యొక్క డిటర్మినెంట్ లెక్కించినప్పుడు మీకు 1 times 4 2 times 2 లభిస్తుంది అంటే 4 4 అంటే 0 అంటే డిటర్మినెంట్ సరళ పరాధీనత ఇక్కడ ఉందని కూడా చెప్పారు మునుపటి ఉపన్యాసం నుండి మనకు తెలుసు ర్యాంక్ 1 మరియు నిలువు వరుసల సంఖ్య 2 శూన్యత 1 కాబట్టి శూన్య ప్రదేశంలో ఒక వెక్టర్ ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమీకరణాలను వ్రాసేటప్పుడు సమీకరణాలను చూద్దాం మొదటి సమీకరణం x1 2x2 5 కి ముందు నేను చెప్పినట్లు రెండవ సమీకరణం 2x1 4 4x2 10 రాయాలి మేము A యొక్క అడ్డు వరుసల యొక్క సరళ ఆధారపడటం గురించి మాట్లాడేటప్పుడు మేము ఎడమ చేతి వైపు మాత్రమే మాట్లాడుతున్నాము మేము ఎప్పుడూ కుడి చేతి వైపు మాట్లాడలేదు ఇప్పుడు ఎడమ చేతి వైపు సరళంగా ఆధారపడినప్పుడు కుడి వైపున అదే సరళ ఆధారపడటం కొన సాగితే మనకు స్థిరమైన సమీకరణాల పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఈ ఉదాహరణను పరిశీలించినట్లయితే మనకు ఎడమ చేతి వైపు తెలుసు నేను మొదటి సమీకరణాన్ని తీసుకొని దానిని 2 తో గుణిస్తే నాకు ఎడమ చేతి వైపు రెండవ సమీకరణం లభిస్తుంది కాబట్టి x1 2x2 ను 2 తో గుణించి న 2x1 4x2 ఇస్తుంది ఇప్పుడు అదే సరళ ఆధారపడటం కుడి వైపున నిర్వహించబడితే అంటే నేను మొదటి సంఖ్య 5 ను తీసుకొని 2 తో గుణిస్తే నేను ఈ సంఖ్యను పొందాలి ఈ సందర్భంలో మేము ఈ సంఖ్యను పొందే విధంగా ఈ ఉదాహరణను నిర్మించాము ఇప్పుడు ఎడమ చేతి వైపు సరళంగా ఆధారపడటం మాత్రమే కాదు అదే సరళ ఆధారపడటం కూడా కుడి వైపు నిర్వహించబడుతుంది కాబట్టి మొత్తంగా సమీకరణాలు స్థిరం గా మారతాయి కానీ సరళంగా ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తే మీరు గమనించవచ్చు నేను ఈ సమీకరణాన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను దీనిని 2 తో గుణిస్తే నాకు ఈ సమీకరణం లభిస్తుంది కాబట్టి 1 మరియు x2 ఏమైనా ఈ సమీకరణాన్ని పరిష్కరిస్తాయి ఇది రెండవ సమీకరణాన్ని కూడా పరిష్కరిస్తుంది కాబట్టి నేను ఈ రెండు సమీకరణాలలో ఒక దాన్ని వదలగలను నేను ఈ సమీకరణాన్ని వదిలివేస్తాను కాబట్టి నేను x1 2x2 5 తో మిగిలి ఉన్నాను కాని ఇప్పుడు నాకు రెండు వేరియబుల్స్లో ఒక సమీకరణం ఉందని గమనించండి అది ప్రాథమికంగా నాకు ఒక ఉచిత వేరియబుల్ ఉందని చెబుతుంది కాబట్టి ఉదాహరణకు నేను ఈ సమీకరణాన్ని తీసుకుంటే x1 2x2 5 నేను x2 0 ని సెట్ చేస్తే నాకు x1 5 వస్తుంది నేను x2 1 అని చెబితే నాకు x1 3 వస్తుంది కాబట్టి ఇవన్నీ ఈ సమీకరణాలకు పరిష్కారాలు నేను రెండు విషయాలు చెప్తున్నాను నేను x2 కోసం ఏదైనా విలువను తీసుకొని x1 ను లెక్కించవచ్చని ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇది ఈ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది నేను x2 కోసం ఏదైనా విలువను తీసుకో గలను కాబట్టి ఈ అనంతమైన ఎంపికలలో ప్రతి దానికి అనుగుణంగా x2 కోసం అనంతమైన ఎంపిక లు ఉన్నాయి నేను x1 విలువను పొందుతాను కాబట్టి ఈ జత ఈ సమీకరణాల సమితి కి పరిష్కారం అవుతుంది కాబట్టి ఈ A పూర్తి ర్యాంక్ కంటే తక్కువ ర్యాంక్ అయినప్పుడు సమీకరణాలు స్థిరం గా ఉంటే అవి అనంతమైన అనేక పరిష్కారాలను పొందుతాయి అస్థిరమైన సమీకరణాల ఆలోచనను వివరించడానికి మరొక ఉదాహరణ తీసుకుందాం ఈ ఉదాహరణను ఇక్కడ చూద్దాం ఇది ఒక మార్పు మినహా మునుపటి కేసు కు ఇదే ఉదాహరణ ఈ సంఖ్యను 10 నుండి 9 కి మార్చారు మునుపటి సందర్భంలో ఎడమ చేతి వైపు నేను మొదటి సమీకరణాన్ని గుణించినట్లయితే చూశాము 2 నేను రెండవ సమీకరణాన్ని పొందుతాను మునుపటి ఉదాహరణ లో ఈ సంఖ్య 10 నేను 5 ను 2 గుణించినప్పుడు నాకు 10 వస్తుంది కాబట్టి రెండు సమీకరణాలు స్థిరం గా మారాయి మరియు నేను ఒక సమీకరణాన్ని వదలగలను ఏది ఏమయినప్పటికీ ఈ సంఖ్య 10 కంటే మరేదైనా ఉంటే దాని అర్థం ఏమిటంటే ఎడమ చేతి వైపు సరళంగా ఆధారపడి ఉంటుంది ఇక్కడ రెండవ సమీకరణం మొదటి సమీకరణానికి రెండు రెట్లు ఉంటుంది కుడి చేతి వైపు ఎల్లప్పుడూ అస్థిరం గా ఉంటుంది ఈ సంఖ్య లేనట్లయితే మొదటి సమీకరణాన్ని పరిష్కరించడానికి మీరు ఉపయోగించే x1 మరియు x2 విలువ లు అంటే మీరు ఆ విలువను రెండవ సమీకరణం లో ప్లగ్ చేస్తే మీ కుడి వైపు ఎల్లప్పుడూ 10 గా ఉంటుంది కానీ మీరు 9 గా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఇది ఎప్పటి కీ సాధ్యం కాదు కాబట్టి ఇది మీకు ఎటువంటి పరిష్కారం లేని సందర్భం కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ సంఖ్య 10 కంటే మరేదైనా ఉంటే మీకు ఈ సమీకరణాలకు పరిష్కారం ఉండదు ఇది అస్థిరమైన కేసు అవుతుంది ఇప్పుడు మళ్ళీ అస్థిరమైన కేసు సాధ్యమవుతుంది మాతృక యొక్క ర్యాంక్ పూర్తి ర్యాంక్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఎడమ చేతి వైపు సరళంగా ఆధారపడిన కొన్ని అడ్డు వరుసలు ఉన్నాయి వీటిని మీరు మళ్ళీ అదే డిటర్మినెంట్ 1 times4 2 times 2 అని ధృవీకరించవచ్చు మరియు రెండవ వరుస అస్థిరం గా ఉన్నందున ఈ సమీకరణాలు అస్థిరం గా ఉంటాయి మరియు ఒకటి సాధ్యం కాదు A x b యొక్క ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి కాబట్టి సమీకరణాలు మరియు వేరియబుల్స్ సంఖ్య ఒకేలా ఉన్న సందర్భంలో అది ముగుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మేము కేసు ను చూశాము ఇక్కడ m n ఇప్పుడు రెండవ కేసు ను తీసుకుందాం ఇక్కడ m n కంటే ఎక్కువ m n కంటే గొప్పది కాబట్టి ఇది ప్రాథమికంగా నాకు వేరియబుల్స్ కంటే ఎక్కువ సమీకరణాలు ఉన్నాయని అర్థం కాబట్టి అన్ని సమీకరణాలను పరిష్కరించడానికి తగినంత వేరియబుల్స్ లేదా గుణాలు లేని సందర్భం ఇది సమీకరణాల సంఖ్య సాధారణంగా వేరియబుల్స్ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నందున మేము అన్ని సమీకరణాలను సంతృప్తిపరచలేము అందువల్ల మేము దీనిని పరిష్కారం లేని కేసు గా పేర్కొన్నాము అయినప్పటికీ మేము ఇంకా కొన్ని పరిష్కారాలను గుర్తించాలనుకుంటున్నాము మరియు ఇది మూడు కేసులకు సాధారణీకరించవచ్చు కాబట్టి మనం చేయబోయేది ఏమిటంటే ఈ కేసు ను ఆప్టిమైజేషన్ కోణం నుండి చూడటం ద్వారా తగిన పరిష్కారాన్ని గుర్తించబోతున్నాం మరియు ప్రస్తుతం అది ఏమిటో నేను వివరించాను సమీకరణాల సంఖ్య వేరియబుల్స్ సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నప్పుడు Ax b కి ఒక పరిష్కారాన్ని చూద్దాం మేము ఇక్కడ ఆప్టిమైజేషన్ దృక్పథాన్ని తీసుకోబోతున్నాం మేము Ax b ని పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు మేము ఆ సమీకరణాన్ని A x b గా వ్రాయవచ్చు మరియు సమీకరణాల సమితి కి సరైన పరిష్కారం ఉంటే అప్పుడు Ax b 0 అవుతుంది అయినప్పటికీ మనకు తెలిసిన సంఖ్య సమీకరణాలు వేరియబుల్స్ సంఖ్య కంటే చాలా ఎక్కువ సరైన పరిష్కారం ఉండకపోవచ్చు కాబట్టి మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే Ax b కనిష్టీకరించబడే విధంగా ఒక పరిష్కారాన్ని గుర్తించాలనుకుంటున్నాము మేము దీన్ని ఎందుకు చేయాలనుకుంటున్నాము Ax b ఒక వెక్టర్ అని గమనించండి మరియు మీరు ఆ వెక్టర్లోని ప్రతి పదాన్ని తీసుకుంటే ఆ నిబంధనలలో ప్రతి దాన్ని సమీకరణం లో లోపం గా భావించ వచ్చు కాబట్టి మీకు ఒక ఉదాహరణ ఇవ్వడానికి నా దగ్గర a11x1 a12x2 b1 a21x1 a22x2 b2 a31x1 a32x2 b3 ఉంటే ఇప్పుడు నాకు ఖచ్చితమైన పరిష్కారం x1 x2 ఉంటే అది మూడు సమీకరణాలను సంతృప్తిపరుస్తుంది అప్పుడు నేను దీనిని a11x1 a12x2 b1 గా వ్రాసి నప్పుడు ఇది 0 అవుతుంది అయినప్పటికీ నేను సరైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయినప్పుడు దీనిని లోపం గా పిలుస్తారు ఈ సమీకరణం లో తదనుగుణం గా నేను ఈ సమీకరణం లో లోపాన్ని అనుమతిస్తాను ఈ సమీకరణం లో లోపం ఉంది కాబట్టి మూడు లో పాలు ఉన్నాయని మీరు గమనించవచ్చు కాబట్టి ఈ లోపాలన్నింటినీ మనం సమిష్టి గా ఎలా తగ్గించగలం రెండింటి గురించి వెంటనే ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే e1 e2 e3 ని కనిష్టీకరించడం కానీ అది మంచిది కాదు ఆలోచన కేవలం ఎందుకంటే నేను a₁ ను చాలా పెద్ద లోపం గా కలిగి ఉన్నానుసానుకూల దిశ e2 ప్రతికూల దిశ లో చాలా పెద్ద లోపం గా మరియు e3 0 గా సమాధానం ఇస్తుంది కాబట్టి ఇది మంచి సమాధానం కాదు దీన్ని చేయటానికి ఒక మార్గం ఏమిటంటే వాటిని సమిష్టి గా తగ్గించడం చతురస్రాల లోపాల మొత్తం sఅని మేము పిలుస్తాము కాబట్టి మీరు e1 e2 e3 ని కనిష్టీకరించడానికి బదులుగా ఈ ఉదాహరణ తీసుకోండి మీరు e12 e22 e32 ను కనిష్టీకరించబోతున్నారు ఈ సందర్భంలో e1 e2 e3 సానుకూలం గా ఉందా లేదా అవి 0 నుండి దూరంగా ఉన్నంతవరకు ప్రతికూలంగా ఉన్నాయా అనే దానితో సంబంధం లేకుండా నోటీసు ఇవ్వండి లోపం పదానికి సహకారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు సున్నాకి చాలా దూరం వెళ్ళకుండా ఇది స్వయంచాలకంగా నిర్ధారిస్తుంది ఇప్పుడు e2 కు బదులుగా మీరు కనిష్టీకరించగల అతి తక్కువ చతురస్రాల పరిష్కారం ఇది మీరు మాడ్యులస్ emod e mod e అని కనిష్టీకరించవచ్చు ఎందుకంటే మోడ్ ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటుంది అది కూడా సాధ్యమే కాని సాధారణంగా మనం కనీసం చదరపు పరిష్కారం గురించి మాట్లాడబోతున్నాం ఇక్కడ మేము ఈ లోపాల చతురస్రాల మొత్తాన్ని కనిష్టీకరిస్తాము ఇప్పుడు ఇది Ax b ట్రాన్స్ఫోజ్ టైమ్స్ Ax bని కనిష్టీకరించడానికి సమానం ఎందుకంటే eAx b కాబట్టి T అనేది eT నాకు e1 e2 e3 T సంఖ్యలు ఉంటే మరియు e1 e2 e3 ద్వారా గుణించాలి ఇది e12 e22 e32 కు దారి తీస్తుంది ఇది ఇక్కడ ఈ హక్కుకు సమానం కాబట్టి దీన్నిAx - bT Ax - b కనిష్టీకరించడంకు సమానం కాబట్టి ఆప్టిమైజేషన్ సమస్యAx - bT Ax - b కి Minimize చేస్తుంది కొన్ని బీజగణిత తారుమారు చేసిన తరువాత మనం ఈ లక్ష్యాన్ని f పరిష్కారం యొక్క విధిగా వ్రాయవచ్చు ఈ ఆప్టిమైజేషన్ సమస్య ఒక సమస్య గా మారుతుందని గమనించాము ఇక్కడ లక్ష్యం x యొక్క ఫంక్షన్ ఈ ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడం వలన x కోసం పరిష్కారం లభిస్తుంది దాని కోసం మనం వెళ్తున్నాము కాబట్టి ఈ ఆప్టిమైజేషన్ సమస్యను పరిష్కరించడానికి మార్గం f ను x కి సంబంధించి వేరు చేసి 0 గా సెట్ చేయడం కాబట్టి f ను వేరు చేయడం మరియు అవకలన ను 0 ఫలితాలకు సెట్ చేయడం కింది సమీకరణం లో ఉంటుంది మరియు దీనిని ఈ సమీకరణానికి సరళీకృతం చేయవచ్చు ఇక్కడ Aᵀ a times x is Aᵀ ఇప్పుడు ఈ సమీకరణాన్ని పరిష్కరించడానికి అన్ని నిలువు వరుసలు సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని అనుకుంటాము ఇది ఈ మాతృక యొక్క విలోమం తీసుకోవడానికి అనుమతిస్తుంది ఆపై మనం x సమానమైన Aᵀ A 1 Aᵀ b పరిష్కారం తో రా వచ్చు ఈ పరిష్కారం x అన్ని సమీకరణాలను సంతృప్తిపరచకపోవచ్చు అయితే ఈ పరిష్కారం సమీకరణాలలో లోపాలను సమిష్టి గా తగ్గించేలా చేస్తుంది కాబట్టి ఇది కేసు 2 కొరకు ఆప్టిమైజేషన్ వీ క్షణ ఇక్కడ సమీకరణాల సంఖ్య వేరియబుల్స్ సంఖ్య కంటే ఎక్కువ లేదా m n కంటే ఎక్కువగా ఉంటుంది మేము ఈ సమయంలో ఈ ఉపన్యాసాన్ని ముగించాము తదుపరి ఉపన్యాసంలో నేను ఏమి చేస్తానుమీరు ఒక పరిష్కారాన్ని ఎలా పొందుతారు మరియు ఈ సమీకరణాలలో కొన్ని సంతృప్తికరంగా ఉన్నాయా లేదా సంతృప్తి చెందలేదా అనే దానిపై కేసు 2 లో ఏమి జరుగుతుందో వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకోండిమరియు ఆ తరువాత నేను కేస్ 3 కి వెళ్తాను మరియు ఆ రకమైన సమీకరణాలను పరిష్కరించడానికి ఆప్టిమైజేషన్ దృక్పథాన్ని చూపుతానుఇక్కడ వేరియబుల్స్ సంఖ్య సమీకరణాల సంఖ్య కంటే ఎక్కువగా మారుతుంది ఆపై తదుపరి ఉపన్యాసంలో సూడో విలోమ భావన ద్వారా ఇవన్నీ ఒక పొందిక అయినా పరిష్కారం గా ఎలా కలపవచ్చో కూడా చూపిస్తాను